కాబట్టి ఇక్కడితో సింగిల్ ఫేజ్ సర్క్యూట్స్ విశ్లేషణ ముగిసింది కాబట్టి కొన్ని సమస్యలను పరిష్కరించడానికి మీరు కొన్ని మంచి పుస్తకాలను అనుసరించాలని నా సలహా మరియు తరువాత మనము 3 ఫేజ్ సర్క్యూట్ ను పరిగణిస్తాము కాబట్టి సాధారణంగా 3 ఫేజ్ సర్క్యూట్లో విద్యుత్ ఉత్పత్తి గురించి ఇక్కడ చెప్పబడదు ఎందుకంటే 3 ఫేజ్ సర్క్యూట్ విశ్లేషణను అధ్యయనం చేయడమే మన లక్ష్యం కాబట్టి సాధారణంగా మనము 3 ఫేజ్ జనరేటర్ అని పిలిచే ఒక ఆల్టర్నేటర్ ను పరిగణించండి కాబట్టి ఉదాహరణకు ఇది ఒక అయస్కాంతం అని అనుకుందాం మరియు అయస్కాంతం తిరుగుతోంది ఇది అప సవ్యదిశలో అది తిరుగుతోంది మరియు అయస్కాంతం చుట్టూ 3 ఫేజ్ వైండింగ్ చుట్టబడి ఉంది ఇక్కడ మనం ఈ వైండింగ్ స్థిరంగా ఉంది అని పరిగణిస్తాము ఇది రోటర్ ఈ రోటర్ వాస్తవానికి ఈ అయస్కాంతం తిరిగేది మనము దీనిని రోటర్ అని పరిగణిస్తాము ఇది రోటర్ మరియు చుట్టుపక్కల ఉన్న వైండింగ్ స్థిరంగా ఉంది కాబట్టి మనము దీనిని స్టేటర్ అని పరిగణిస్తాము కాబట్టి సాధారణంగా ఇది కండక్టర్ a అని పరిగణిస్తాము కరెంటు ప్రవేశిస్తుంటే a అదేవిధంగా వెలుపలకు వచ్చేటప్పుడు a అని చదవండి ఆపై అదేవిధంగా b కోసం కూడా b మరియు అదేవిధంగా c కోసం cఅని పరిగణించండి కాబట్టి భౌతికంగా ఈ వైండింగ్ 120o 120o ఫేజ్ డిఫరెన్స్ ను కలిగి ఉంటుంది కాబట్టి మొత్తం 360o అవుతుంది అదేవిధంగా a a b b మరియు c c ప్రాథమికంగా భౌతికంగా అవి 120o వ్యత్యాసాన్ని కలిగి ఉంటాయి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఇది రోటర్ చుట్టుపక్కల స్టేటర్ అని పిలువబడే ఒక స్టాటిక్ భాగం ను కలిగి ఉంది మరియు ఈ స్టాటిక్ భాగం మీద చేయబడిన వైండింగ్ 120 డిగ్రీల వ్యత్యాసాన్ని కలిగి ఉంది కానీ అది తిరిగేటప్పుడు పరిమాణం తిరుగుతున్నప్పుడు ఫ్లక్స్ ఉంటుంది మూడు వేర్వేరు వైండింగ్ లు ఉన్నాయి కాబట్టి వీటిని 120o వ్యత్యాసంతో ఉంచాము ఎందుకంటే ఆ కారణంగా అవుట్పుట్ వోల్టేజ్ ఈ వైండింగ్లో ప్రేరేపించబడుతుందని మనము పరిగణిస్తాము కాబట్టి అదేవిధంగా ఒక అయస్కాంతం ను పరిగణించండి అది తిరుగుతున్నదని అనుకుందాం మరియు దాని చుట్టూ అదేవిధంగా స్టాటర్ అని పిలువబడే స్థిరమైన భాగం ఉందని పరిగణించండి మరియు ప్రతిచోటా ఆ వైండింగ్ లు ఉన్నాయి అవి a ab b మరియు c c మరియు ఈ వైండింగ్ లు 120o అదేవిధంగా భౌతికంగా 120o వ్యత్యాసాన్ని కలిగి ఉన్నాయి అదేవిధంగా ఇందులో తిరిగేటప్పుడు అదేవిధంగా ఈ మూడు వైండింగ్లను ఫ్లక్స్ లింక్ అవుతూ ఉంటుంది వీటిని 120o వ్యత్యాసంతో ఉంచుతారు అందువల్ల వోల్టేజ్ ప్రేరేపించబడుతుంది అందువల్ల మనం చెప్పే టెర్మినల్ ను a గా తీసుకుంటే ఇది ఆ పేజీలోకి ప్రవేశిస్తుంది అందువల్ల a అంటే పేజీ బయటకు వెళుతుంది మరియు ఇక్కడ ప్రవేశిస్తోంది ఇక్కడ వెలుపలకు వెళ్ళుతుంది అదేవిధంగా అదేవిధంగా b కోసం చూస్తే ఈ టెర్మినల్ b గా పరిగణించబడుతుంది మరియు c కోసం దీనిని c గా పరిగణించబడుతుంది c ఇది c ఇంకొక c అదేవిధంగా చూస్తే అదేవిధంగా b అదేవిధంగా b ఆపై అదేవిధంగా c ఈ మూడు కలిసి మరియు ఈ న్యూమరికల్ ఏర్పడుతాయి కాబట్టి దీనిని న్యూట్రల్ పాయింట్ n అంటారు ఈ మూడు ఒకదానితో ఒకటి కలిసి బిందువు ఏర్పడుతుంది మరియు ఇది మూడు టెర్మినల్స్ a b c గా పరిగణించబడుతుంది కాబట్టి ఇది 3 ఫేజ్ జనరేటర్ కొన్నిసార్లు మనం దీనిని ఆల్టర్నేటర్ అని పిలుస్తాము కాబట్టి ఇది జనరేటర్ ఇది భిన్నంగా ఉంటుంది అదేవిధంగా ఈ రోటర్ ఇది 3 ఫేజ్ సర్క్యూట్ ఇది అయస్కాంతం తిరుగుతున్నట్లు పరిగణించండి అదేవిధంగా వైండింగ్ లు ఉన్నాయి ఇవి 120o వ్యత్యాసాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఈ అయస్కాంతం తిరిగేటప్పుడు అంటే ఇక్కడ ఫ్లక్స్ ఈ విధంగా లింక్ చేస్తుంది అదేవిధంగా మనం దీనిని వైండింగ్ అని పిలుస్తాము కాబట్టి వోల్టేజ్ ప్రేరేపించబడుతుంది కాబట్టి ఈ వోల్టేజ్ కూడా 120 o ఈ వ్యత్యాసాన్ని కలిగి ఉంటుంది ఇది ఎలా జరుగుతుందో చూద్దాం కాబట్టి నన్ను ఈ విషయం చెప్పనివ్వండి కాబట్టి ఈ సందర్భంలో అదేవిధంగా చూస్తే ఈ వోల్టేజ్ విలువ Van Vbn మరియు Vcn గా పరిగణించబడింది కాబట్టి ఇక్కడ మనం అదేవిధంగా a b c అని గుర్తించాము కాబట్టి ఒక వోల్టేజ్ a నుండి n వరకు ఉంటుంది మరొకటి b నుండి n వరకు ఉంటుంది మరొకటి అదేవిధంగా c నుండి n వరకు ఉంటుంది కాబట్టి Va నుండి n Vb నుండి n మరియు Vc నుండి n వరకు కాబట్టి మనం a n b n c n లను ఫేజ్ వోల్టేజ్ అని పరిగణిస్తాము కాబట్టి ఏమి జరుగుతుందంటే అదేవిధంగా మనం Van అని పిలిచేదాన్ని అనుసరిస్తే అప్పుడు Vbn అది కదులుతోంది ఇది ఈ వ్యతిరేక సవ్యదిశలో కదులుతున్నట్లు పరిగణించబడింది కాబట్టి Van కాబట్టి ఈ విధంగా కదులుతున్నది అప్పుడు Vbn అవి భౌతికంగా 120 o వ్యత్యాసాన్ని కలిగి ఉన్నాయి అప్పుడు ఇది Vbn ఇక్కడ నుండి ప్రారంభమైంది మరియు Vcn ఇది ఇలా వస్తుంది కానీ Vbn మరియు Vcn ఇలా ఉన్నాయి Van విలువ Vbn విలువకు 120 o లీడింగ్ లో ఉంటుంది అదేవిధంగా Vbn విలువ Vcn విలువకు 120o లీడింగ్ లో ఉంటుంది మరియు మరో విధంగా Vbn విలువ Van విలువకు 120 o వెనుకబడి ఉంది మరియు Vcn విలువ Vbn విలువకు 120 o వెనుకబడి ఉంది మరియు Vcn విలువ Van విలువకు 240o వెనుకబడి ఉంది ఎందుకంటే ఈ Van గరిష్ట విలువ Vbn కన్నా ముందుగా ఉంటుంది కాబట్టి Van Vbn కి ముందుగా ఉంటుంది Vbn Vcn కి ముందుగా ఉంటుంది మరియు 120o ఈ వ్యత్యాసాన్ని కలిగి ఉంటుంది a b c ఇవి 120o వ్యత్యాసాన్ని కలిగి ఉంటాయి Van విలువ ను ఆధారంగారిఫరెన్స్ పరిగణించండి మరియు ఇది అదేవిధంగా ωt మరియు ఈ వోల్టేజ్ విలువ ఫేజ్ వోల్టేజ్ గా అవుతుంది కాబట్టి ఇది Van Vbn మరియు Vcn సైనూసోయిడల్ తో సూచించబడుతుంది అదేవిధంగా an అని పరిగణించినప్పుడు a అనేది పాజిటివ్ టెర్మినల్ మరియు అదేవిధంగా n అనేది నెగిటివ్ టెర్మినల్ తక్షణ ధ్రువణత కలిగి ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో ఒకదానికొకటి 120o వ్యత్యాసాన్ని కలిగి ఉంటాయి ఈ ఫేజ్ సీక్వెన్స్ మనం a b c ఫేజ్ సీక్వెన్స్ అని పిలుస్తాము అదేవిధంగా a c b ను కూడా చేయాలనుకుంటే అది చేయవచ్చు కానీ ఫేజ్ సీక్వెన్స్ a b c తరువాత మనం చూస్తాము కాబట్టిఅది Y కనెక్ట్ అయి ఉంటే ఇప్పుడు ఇక్కడ చూపించిన విధంగా న్యూట్రల్ ఏర్పడుతుంది అంటే మనం Van వ్రాసినప్పుడల్లా అదే విధంగా చెప్పాను అంటే ఈ వోల్టేజ్ వాస్తవానికి Van మనము బాణం గుర్తు అర్థం ఏమిటంటే అది మరియు తక్షణమే ఇది గా పరిగణించబడుతుంది కాబట్టి ఈ విలువ ఇది గా పరిగణించబడుతుంది అదేవిధంగా Vbn ను తీసుకున్నప్పుడు ఈ విలువ Vbn అవుతుంది ఇది బాణం గుర్తు కాబట్టి ఈ విలువ Vb కాబట్టి ఇక్కడ ఈ విలువ గా పరిగణించబడుతుంది అదేవిధంగా అదేవిధంగా Vabcn కాబట్టి Van Vbn Vcn కాబట్టి ఇక్కడ ఈ విలువ Vcn అని పిలుస్తాము ఈ బాణం అంటే పాజిటివ్ ఏమీ చూపబడదు అంటే నెగిటివ్ గా ఉంటుంది కాబట్టి Van Vbn ఇది ఫిగర్ 3 ఈ ఓల్టేజ్ విలువ Van ఈ ఓల్టేజ్ విలువVbn అదేవిధంగా వోల్టేజ్ విలువVcn ఇక్కడ మనం ఒక అయస్కాంతం ని కలిగి ఉన్నాము ఆ అయస్కాంతం చుట్టూ స్టాటర్ అని పిలువబడే ఒక స్టాటిక్ భాగం ఉంది అక్కడ వైండింగ్ ల మధ్య 120 డిగ్రీల వ్యత్యాసం ఉంది ఇక్కడ అయస్కాంతం తిరిగేటప్పుడు వైండింగ్ ల మధ్య 120 డిగ్రీల వ్యత్యాసం ఉంది కాబట్టి ఈ మూడు వేర్వేరు కాయిల్లో వోల్టేజ్ ప్రేరేపించబడుతుంది ఇవి 120 డిగ్రీల వ్యత్యాసాన్ని కలిగి ఉంటాయి మరియు భౌతికంగా వ్యత్యాసం కలిగి ఉంటాయి అదేవిధంగా ఉదాహరణ తీసుకుంటే Vn లో ప్రేరేపించబడిన వోల్టేజ్ ను రిఫరెన్స్ గా పరిగణించినట్లయితే అప్పుడు Vbn విలువ Vn విలువ కంటే 120 o వెనుకబడి ఉంటుంది మరియు Vcn విలువ Vbn విలువ కంటే 120o వెనుకబడి ఉంటుంది లేకపోతే Vcn విలువ Van విలువ కంటే 240 o వెనుకబడి ఉంటుంది ఇది తత్వశాస్త్రం కాబట్టి ఇదే విధంగా ఇదే విధంగా మేము దీనిని Y కనెక్షన్ అని పిలుస్తాము అదేవిధంగా Y ∆ ఏర్పడితే ఇది కూడా Y కానీ ఇది ac కొత్తది అక్కడ అది ఉండకపోవచ్చు కానీ ఇక్కడ దీనిని n ను న్యూమరికల్ భాగం అంటారు కాబట్టి ఇప్పుడు ఇది వాస్తవానికి Y అనుసంధానించబడిన సోర్స్ ఈ సోర్స్ Y కనెక్ట్ చేయబడింది కానీ అది ∆ అయితే అక్కడ న్యూట్రల్ టర్మినల్ ఉండదు ఇది ∆ అయితే సోర్స్ ∆ అని పరిగణించబడి ఉంటే ఇప్పుడు చూడండి ఈ సందర్భంలో కొత్త పదం లేదు ఈ సందర్భంలో Vab అంటే దీని అర్థం ఏమిటంటే a టెర్మినల్ యొక్క తక్షణ ధ్రువణత పాజిటివ్ గా పరిగణించబడుతుంది అదేవిధంగా b టెర్మినల్ నెగిటివ్ గా పరిగణించబడుతుంది కాబట్టి ఇది Vab అయినప్పుడు ఇది పాజిటివ్ గా ఉంటుంది ఇది నెగిటివ్ గా ఉంటుంది ఇది Vab అదేవిధంగా Vab ను బాణం అంటే పాజిటివ్ గా ఉంటుంది మరియు ఇక్కడ బాణం లేదు అంటే నెగిటివ్ గా ఉంటుంది అదేవిధంగా Vbc కాబట్టి Vbc అంటే ఎటువంటి గందరగోళం ఉండకూడదు అదేవిధంగా Vbc ను పరిగణించినప్పుడు b టర్మినల్ పాజిటివ్ గా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను అది Vbc అని వ్రాస్తున్నాను కాబట్టి ఇది ఇది ఇది తక్షణ ధ్రువణత గా పరిగణించబడుతుంది ఇక్కడ ఇది Vab నెగటివ్ ఇక్కడ ఇది Vbc పాజిటివ్ తక్షణ ధ్రువణత కాబట్టి ఎటువంటి గందరగోళం ఉండకూడదు మరియు అది Vab అయితే Vbc కావచ్చు మరియు అది Vca అయితే అదేవిధంగా Vca ను తీసుకున్నప్పుడు ఇది Vca కాబట్టి ఇది c టర్మినల్ పాజిటివ్ గా ఉంటుంది మరియు మరొక వైపు నెగెటివ్ గా ఉంటుంది కాబట్టి మనము Vab ను పరిగణించి నప్పుడు a పాజిటివ్ b నెగెటివ్ అవుతుంది Vbc అంటే b పాజిటివ్ మొదటిది పాజిటివ్ రెండోది నెగటివ్ గా పరిగణించండి ఇది తక్షణ ధ్రువణత అవుతుంది మరియు ఇది వాస్తవానికి 3 ఫేజ్ ∆ అనుసంధానించబడిన సోర్స్ అని పిలుస్తాము ఎందుకంటే ఇది ∆ కనెక్ట్ చేయబడింది మరియు ఇది అదేవిధంగా ∆ అనుసంధానించబడిన సోర్స్ ఇది Y కనెక్ట్ చేయబడింది మరియు ఇది ∆ కనెక్ట్ చేయబడింది కాబట్టి నేను దానిని శుభ్రపరుస్తాను కాబట్టి ఇది చిత్రం 4 అని పరిగణించండి స్లైడ్ సమయం చూడండి 1009 ఇప్పుడు కాబట్టి లైన్ a మరియు న్యూట్రల్ లైన్ n న్యూట్రల్ లైన్ n మధ్య వోల్టేజ్ Van నేను ఇదే విధంగా చెప్పాను అదేవిధంగా లైన్ b మరియు న్యూట్రల్ లైన్ n మధ్య వోల్టేజ్ Vbn మరియు లైన్ c మరియు న్యూట్రల్ లైన్ n ల మధ్య వోల్టేజ్ Vcn a n b n c n అందువల్ల Van Vbn Vcn వాటిని ఫేజ్ వోల్టేజ్ అని పిలుస్తారు అంటే లైన్ నుండి న్యూట్రల్ వరకు అవి ఫేజ్ వోల్టేజీలు గా పరిగణించబడుతుంది ఏ వోల్టేజ్ విలువను పొందుతామో ఆ విలువ ప్రాథమికంగా ఫేజ్ వోల్టేజ్ అవుతుంది అదేవిధంగా 220 వోల్ట్ లైన్ నుండి లైన్ వోల్టేజ్ కు భిన్నంగా ఉంటుంది అదేవిధంగా మరియు అది ప్రాథమికంగా లైన్ నుండి న్యూట్రల్ వరకు ఫేజ్ ఓల్టేజ్ అవుతుంది కాబట్టి Van Vbn Vcn లను ఫేజ్ వోల్టేజ్ లు అని అంటారు ఇప్పుడు వోల్టేజ్ సోర్సెస్ ఒకే ఆమ్ప్లిట్యూడ్ మరియు ఫ్రీక్వెన్సీ కలిగి ఉంటే మరియు ఒకదానితో ఒకటి 120o ల ఫేజ్ వ్యత్యాసం ఉంటే వోల్టేజీలు సమతుల్యతలో ఉంటాయి అంటే ఈ వోల్టేజ్ సోర్సెస్ ఒకే వోల్టేజ్ పరిమాణాన్ని మరియు వాటి వద్ద ఫ్రీక్వెన్సీ 120o కలిగి ఉంటాయి నా ఉద్దేశ్యం ఏమిటంటే ఆ సమయంలో సరిగ్గా 120o ఉంది అదేవిధంగా వోల్టేజ్ సమతుల్యమని చెప్పవచ్చు ఒకవేళ వ్యత్యాసం 120 డిగ్రీల వ్యత్యాసం లేకపోతే అది అసమతుల్యమైనది కానీ ఈ పాఠ్యాంశం లో సమతుల్య విషయాన్ని మాత్రమే అధ్యయనం చేస్తాము కాబట్టి ఇది అలా ఉంటే Van Vbn Vcn 0 అవుతుంది ఇది ఫేజార్ పరిమాణం ఈ విలువ 0 ఎందుకు అవుతుందో నేను చూపిస్తాను అదేవిధంగా చేస్తే ఆ విలువ 0 అవుతుంది Van Vbn Vcn 0 ఇది సమీకరణం 1 గా పరిగణించండి అంటే సమతుల్య వోల్టేజ్ కోసం మాగ్నిట్యూడ్ Van మాగ్నిట్యూడ్ Vbn మాగ్నిట్యూడ్ Vcn మోడ్ పరిగణించినప్పుడు ఇవి మాగ్నిట్యూడ్ ఇవి మాగ్నిట్యూడ్ గా పరిగణించబడుతుంది ఇప్పుడు అదేవిధంగా ఫేజార్ రేఖాచిత్రాన్ని గీస్తే అప్పుడు Van ను రిఫరెన్స్ గా పరిగణించబడుతుంది కాబట్టి దీని ఫేజ్ సీక్వెన్స్ a b c అని పరిగణించబడుతుంది కాబట్టి b ఫేజ్ a ఫేజ్ నుండి వెనుకబడి ఉంటుంది c ఫేజ్ b ఫేజ్ నుండి వెనుకబడి ఉంది కాబట్టి ఫేజ్ సీక్వెన్స్ a b c అవుతుంది కాబట్టి ఇది Van అయినప్పుడు మనము Van Vp ∠00 అని వ్రాస్తాము ఇది రిఫరెన్స్ గా పరిగణించండి మరియు ఈ విలువ ఫేజ్ వోల్టేజ్ Vp ఫేజ్ వోల్టేజ్ మాగ్నిట్యూడ్ మరియు ఇది కోణం 00 ఇది Van విలువ అవుతుంది ఇప్పుడు వాస్తవానికి Vbn VanVbnVcn Vpమరియు అన్ని మాగ్నిట్యూడ్లు ఒకే విధంగా ఉంటాయి ఇది Vp దీనిని ఫేజ్ వోల్టేజ్ అంటారు కాబట్టి ఈ సందర్భంలో అదేవిధంగా Van Vp ∠00 కాబట్టి Vbn విలువ Van విలువ కంటే 120o వెనుకబడి ఉంటుంది కాబట్టి Vbn Vp ∠ 1200 ఇవన్నీ మాగ్నిట్యూడ్లు ఒకే విధంగా ఉంటాయి అప్పుడు Vcn ఇది Vcn విలువ అవుతుంది కాబట్టిఈ విలువ Vcn Vp ∠ 2400 Van విలువ కంటే 240o వెనుకబడి ఉంటుంది కాబట్టి నేను దానిని శుభ్రం చేస్తాను కాబట్టి ఇదే విధంగా Vcn Vp ∠ 2400 Vp ∠1200అని చెప్పవచ్చు లేకపోతే ఈ Vcn విలువ Van విలువ కంటే 240o వెనుకబడి ఉంది లేదా Vcn Vp∠1200 గా పరిగణించబడుతుంది ఎందుకంటే Van Vp ∠00 కాబట్టి ఇదే విధంగా కోణం 120o గా పరిగణింపబడింది అని దీని అర్థం అదేవిధంగా ఏదైనా కలిగి ఉంటే అదేవిధంగా ఏదైనా ఉంటే దానిని సిద్ధాంతం గా మనం పరిగణిస్తున్నాం కాబట్టి ∠ 240 0 అది 1 చే గుణించబడిందని పరిగణించండి కాబట్టి 1 1∠3600 గా పరిగణించబడుతుంది అదేవిధంగా ఈ రెండింటినీ జోడిస్తే Vp∠ 2400 1∠3600 Vp∠1200 అవుతుంది కాబట్టి ప్రాథమికంగా ఈ విలువ 120 o ముందుగా వస్తుంది కాబట్టి ఎక్కడైనా కాబట్టి ఇదే విధంగా 120 o ఉంటుంది Vp ఫేజ్ వోల్టేజ్ యొక్క ప్రభావవంతమైన లేదా rms విలువ ఇక్కడ కూడా అదేవిధంగా sin ωt లేదా cos ωt అని పరిగణిస్తాము కాబట్టి ఈ విలువ ఫేజ్ వోల్టేజ్ యొక్క rms విలువ అవుతుంది కాబట్టి మనం ఏ విలువ పరిగణించి నా ఆ విలువ ఫేజ్ వోల్టేజ్ ఇవన్నీ rms విలువలు ప్రతిదీ rms విలువ గా పరిగణించబడుతుంది

ఇప్పుడు రోటర్ సవ్యదిశలో తిరుగుతుంది అని పరిగణించండి ఈ సందర్భంలో మనము ఇది a c b ఫేజ్ సీక్వెన్స్ అని పరిగణిస్తే Van తరువాత c ఆపై b వస్తుంది ఇది a b c క్రమం అని పరిగణిస్తే ఇక్కడ a b c మరియు a c b క్రమం అని పరిగణిస్తే a c b అవుతుంది ఇక్కడ మనం ఇక్కడ పరిగణించినట్లు చూపిస్తోంది అప్పుడు ఇది రోటర్ వ్యతిరేక సవ్యదిశలో తిరుగుతుంది కానీ ఈ సందర్భంలో మనం ఇదే విధంగా పరిగణిస్తే ఈ సందర్భంలో మనం రోటర్ సవ్యదిశలో తిరుగుతుంది అని పరిగణిస్తాము అంటే ఈ విధంగా సవ్యదిశలో ω పరిగణిస్తాము కాబట్టి ఇందులో a b c మరియు a c b సీక్వెన్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు Van Vp∠0o అదేవిధంగా Vbn Vp∠120o ఈ సందర్భంలో Vcn Vp∠ 120o గా పరిగణించబడతాయి ఇది మునుపటిలాగే a c b సీక్వెన్స్ కోసం పరిగణించబడింది ఒక విషయం మాత్రమే మార్చబడుతుంది ఇప్పుడు సమీకరణం 1 నుండి Van Vbn Vcn Vp∠0o Vp∠ 120o Vp∠120o అవుతుంది మనం సరళీకృతం చేస్తే ఆ విలువ 1 0 5 j 0 5 j 0 866 0 అవుతుంది కాబట్టి బ్యాలెన్స్ సోర్స్ కోసం Van Vbn Vcn విలువ 0 కి సమానంగా ఉండాలి ఇది అసమతుల్యమైతే ఆ విలువ 0 కావచ్చు 0 కాకపోవచ్చు జీరో అదేవిధంగా అర్ధం కాదు అదేవిధంగా సున్నా అని పిలవబడేది అదేవిధంగా సమతుల్యమవుతుందని దీని అర్థం కాదు ఎందుకంటే ఈ పారామితులను అటువంటి పద్ధతిలో పరిగణిస్తారు ఇవి మనం అదేవిధంగా పరిగణిస్తాము అదేవిధంగా ఈ విలువ 0 అని పిలుస్తాము కానీ ఈ దశలో అదేవిధంగా అర్థం చేసుకుంటాము అదేవిధంగా ఈ విలువ 0 అయితే అదేవిధంగా ఉంటుంది సమతుల్య వోల్టేజ్ సోర్స్ Van Vbn Vcn 0 అవుతుంది కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే Y అనుసంధానించబడిన లోడ్ ను పరిగణించబడుతుంది ఇది Y లేదా ∆ సోర్స్ కు అనుసంధానించబడిన ది ఇప్పుడు మనము Y కనెక్ట్ చేసిన లోడ్ను పరిగణిస్తాము కాబట్టి ఈ సందర్భంలో Y కనెక్ట్ చేసిన లోడ్ లో వీటిని Z1 Z2 Z3 అని పరిగణిస్తాము నేను ఇదే విధంగా చేశాను ఇది బ్యాలెన్స్డ్ లోడ్ అని పరిగణించండి మరియు ఫేజ్ a b c గా పరిగణించబడుతుంది ఇక్కడ న్యూట్రల్ లైన్ ఇవ్వబడింది అది అక్కడ పరిగణించకపోవచ్చు అదేవిధంగా పరిగణించవచ్చు లేదా పరిగణించక పోవచ్చు కాబట్టి ఆ సందర్భంలో ఏమి జరుగుతుంది ఇది వాస్తవానికి బ్యాలెన్స్ ఫేజ్ కోసం ఆ విలువ ఎల్లప్పుడూ 0 గా ఉంటుంది కరెంట్ విషయంలో ఈ సందర్భంలో భిన్నంగా ఉంటుంది బ్యాలెన్స్ వోల్టేజ్ వాస్తవానికి సున్నా గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే a b c ఇది చుక్కల గీత ఇది న్యూట్రల్ గా ఉండవచ్చు న్యూట్రల్ గా ఉండకపోవచ్చు కాబట్టి ఇది Z1 Z2 మరియు Z3 ఇది చిత్రం 7 గా పరిగణించండి కాబట్టి ఇది Y గా అనుసంధానించబడిన లోడ్ గా పరిగణించబడుతుంది ఇది a b c సర్క్యూట్ Y లో కనెక్ట్ చేయబడి ఉంది అదేవిధంగా ఈ కనెక్షన్ ను Y కనెక్ట్ అంటారు మరియు ఇది అదేవిధంగా ∆ గా అనుసంధానించబడి ఉంది అని పరిగణించండి ఇది అదేవిధంగా Zc Zb మరియు Za కాబట్టి మనము అక్కడ DC సర్క్యూట్లో చూపించిన విధంగా ఇది ఇది Y మరియు ∆ నమూనా ఈ విలువ అక్కడ రెసిస్టెన్స్ ఇక్కడ ఈ విలువ ఇంపెడెన్స్ గా పరిగణించబడుతుంది మరియు ఇక్కడ కూడా a b మరియు cఅన్నింటిని మాస్ గా పరిగణిస్తాము కాబట్టి ఇది ∆ అనుసంధానించబడిన లోడ్ గా పరిగణించబడుతుంది ఇప్పుడు సమతుల్య లోడ్ కోసం ఫేజ్ ఇంపెడెన్స్ యొక్క మాగ్నిట్యూడ్ మరియు ఫేజ్ సమానంగా ఉంటాయి అని పరిగణించండి అదేవిధంగా Z1 Z2 Z3 విలువలు ఒకే మ్యాగ్నెట్యూడ్ మరియు ఒకే యాంగిల్ ను కలిగి ఉంటాయి అప్పుడు ఆ విలువ సమతుల్యమవుతుంది అదేవిధంగా ఇక్కడ కాబట్టి సమతుల్యం గా Y అనుసంధానించబడిన లోడ్ కోసం Z1 Z2 Z3 ZY అని పరిగణించండి మనము ZY అని పరిగణిస్తాము బ్యాలెన్స్డ్ ∆ అనుసంధానించబడిన లోడ్ కోసం Z a Zb Zc Z∆ అని పరిగణించండి మనము సమతుల్య విషయాన్ని మాత్రమే పరిశీలిస్తాము మరియు Y→ ∆ పరివర్తన లేదా ∆ → Y పరివర్తన DC సర్క్యూట్ కోసం చేసిన విధంగానే ఇక్కడ కూడా మనము చేస్తాము అదే విధంగా చేస్తే Z∆ 3 ZY లేదా ZY 13 Z∆ అవుతుంది అదేవిధంగా ఈ విలువ వస్తుంది కాబట్టి నేను మరింత చేయటం లేదు ఎందుకంటే DC సర్క్యూట్ ను పరిగణించినప్పుడు ప్రతి విలువ కనుగొన్నాము అంటే బహుశా ఆ విలువ రెసిస్టెన్స్ గా పరిగణించబడింది ఇక్కడ ఆ విలువ ఇంపెడెన్స్ గా పరిగణించబడుతుంది ఒక చిన్న ఉదాహరణ ను పరిగణించండి ఈ క్రింది వోల్టేజ్ల ఫేజ్ సీక్వెన్స్ ను కనుగొనండి Van 200 cosωt 10o Vbn 200cosωt 230o మరియు Vcn 200 cosωt 110o గా ఇవ్వబడింది కాబట్టి అదేవిధంగా ఫేజార్ రేఖాచిత్రాన్ని గీస్తే అదేవిధంగా ఇది రిఫరెన్స్ పాయింట్ అని పరిగణించండి కాబట్టి Van 200∠100 ఈ విలువ 200 కోణం 100 ఇవ్వబడింది లేదా ఈ cosine కూడా ప్రాథమికంగా ఏమీ లేదు అదేవిధంగా sin కాబట్టి ఇది sin 90o 𝛉 cos 𝛉 లేదా cos 900 𝛉 sin 𝛉 అవుతుంది ఎటువంటి గందరగోళం ఉండకూడదు కాబట్టి అదేవిధంగా ఇక్కడ ఇది రిఫరెన్స్ లైన్ కాబట్టి Van అదేవిధంగా 10o ను గీసినట్లయితే అదేవిధంగా 110o తో Vbn గీత గీస్తే అదేవిధంగా క్షమించండి Vcn కు 110o లతో గీత గీయండి మరియు Vbn కు 230o లతో గీత గీయండి ఇదే విధంగా ఇది రిఫరెన్స్కు సంబంధించి మనం చూస్తే ఇది 1000 అదేవిధంగా రిఫరెన్స్తో సంబంధించి ఇది 230o ఉంటుంది ఇప్పుడు అదేవిధంగా a b మరియు c ల మధ్య కోణాన్ని చూస్తే Van మరియు Vbn మధ్య కోణం చూస్తే 110 కోణం 120o ఈ కోణం 120o గా పరిగణించబడుతుంది ఇప్పుడు అదేవిధంగా చూస్తే అదేవిధంగా ఇక్కడ b మరియు c ల మధ్య కోణాన్ని చూస్తే 1200 వస్తుంది అంటే ఫేజ్ సీక్వెన్స్ a c b కాబట్టి ఈ ఫేజ్ సీక్వెన్స్ a c b సీక్వెన్స్ అవుతుంది ఇది సున్నా 120 కాకుండా వేరే విధంగా ఇవ్వబడినప్పుడు ఒక రిఫరెన్స్ ను పరిగణించండి అదేవిధంగా ఒక రిఫరెన్స్ ను పరిగణించండి ఆ తర్వాత దయచేసి ఫేజార్ రేఖాచిత్రాన్ని గీయండి అదేవిధంగా ఇది లభిస్తుంది ఇది a c b ఫేజ్ సీక్వెన్స్ అవుతుంది ఇప్పుడు సమతుల్య Y కనెక్షన్ సమతుల్య Y కనెక్ట్ సోర్స్ మరియు సమతుల్య Y కనెక్ట్ లోడ్ ను పరిగణిస్తాము సోర్స్ నా ఉద్దేశ్యం అయినప్పుడు అసమతుల్యమైన ఏదైనా ఉన్నప్పుడు దాని నుండి ఈ సోర్స్ ను సమతుల్యం చేస్తాము అదేవిధంగా ఇది సమతుల్యమైనదని పరిగణించండి కాబట్టి సమతుల్య Y కనెక్ట్ సోర్స్ మరియు Y కనెక్ట్ లోడ్ అవుతోంది ఇది Y అనుసంధానించబడిన సోర్స్ మరియు ఇది Y అనుసంధానించబడిన లోడ్ అని పరిగణించండి ఇక్కడ న్యూట్రల్ టెర్మినల్ కూడా ఉంది మరియు ఈ రెండు కనెక్ట్ అయ్యాయి అదేవిధంగా తెలిసిన విలువలు ఇక్కడ కనెక్ట్ చేయబడ్డాయి మరియు న్యూట్రల్ కరెంట్ In గా పరిగణించండి మరియు ఇది అదేవిధంగా Van Vbn మరియు Vcn ఇవ్వబడింది మరియు ఇది ZY ZY ZY ఇవ్వబడింది ఇది a b c సోర్స్ అని పరిగణించండి ఇది A B C లోడ్ అని పరిగణించండి మరియు ఇది Y అనుసంధానించబడిన లోడ్ ఎందుకంటే దీని ద్వారా 3 ఫేజ్ లు మరియు దీని ద్వారా ప్రవహించే కరెంట్ Ia ఈ కరెంట్ Ib మరియు ఈ కరెంట్ Ic గా పరిగణించబడింది ఈ కరెంటు న్యూట్రల్ ద్వారా ప్రవహించే కరెంటు In గా పరిగణించబడింది కాబట్టి అదేవిధంగా ఇప్పుడు ఇది ప్రవహించే కరెంట్ ఇది సర్క్యూట్ గా పరిగణించబడుతుంది కాబట్టి ఇప్పుడు ఇదే విధంగా సోర్స్ సైడ్ను మాత్రమే గీస్తే ఇది చిత్రం 11 అదేవిధంగా సోర్స్ సైడ్ను మాత్రమే గీస్తే ఈ వైపు మాత్రమే గీశాము కాబట్టి నేను న్యూట్రల్ లేదా ఏదీ చూపించడం లేదు మొదట సోర్స్ సైడ్ పరిగణించండి న్యూట్రల్ పరిగణించబడలేదు కానీ ఈ వైర్ ఏమీ చూపించబడలేదు Van మాత్రమే ఇక్కడ ఉంది కాబట్టి Vab నేను చెప్పిన విధంగా a పాజిటివ్ లేదా b నెగటివ్ Vbc మరియు Vca కాబట్టి ఇది అదే విధంగా ఉంటుంది మనం దీనిని a b c గా పరిగణిస్తాము a b c గా పరిగణించబడుతుంది కాబట్టిVan Vp∠00 ఇది సమతుల్యం గా పరిగణించబడింది Vbn Vp∠ 1200 a b c సీక్వెన్స్ పరిగణించండి మరియు Vcn Vp∠1200 మరియు ఇది n అదే విధంగా ఈ వోల్టేజ్ Van ఇది Vbn ఇది Vcn అవుతుంది ఇప్పుడు అదేవిధంగా kvl ను వర్తింపజేస్తే ఈ ప్రదేశంలో ఇదే విధంగా kvl ను వర్తింప జేయండి అది Vab తక్షణ ధ్రువణత కలిగి ఉంది Vab Vbn Van 0 అవుతుంది అంటే Vab Van Vbn అంటే Vab Van Vbn అని అర్థం అదేవిధంగా మనం ఈ వోల్టేజ్ను a నుండి b కు అని పరిగణిస్తాము మనం ఈ వోల్టేజ్ ను లైన్ టు లైన్ వోల్టేజ్ అని పరిగణిస్తాము ఎందుకంటే ఇది ఇదే విధంగా ఉంటుంది ఇది లైన్ కాబట్టి ఇది కూడా లైన్ కాబట్టి ఇది లైన్ వోల్టేజ్ అవుతుంది అదేవిధంగా Van Vbn Vcn అని పరిగణించినప్పుడు ఇది లైన్ మరియు న్యూట్రల్ మధ్య వోల్టేజ్ అవుతుంది ఇది ఒక ఫేజ్ వోల్టేజ్ అవుతుంది మరియు Vab Vbc Vca లైన్ మరియు లైన్ మధ్య వోల్టేజ్ అని పరిగణిస్తారు అదేవిధంగా మిగిలిన రెండింటికీ కూడా అదేవిధంగా k v l ను వర్తింపజేయండి కాబట్టి ఈ సందర్భంలో Vab Van Vbn అని రాయవచ్చు కాబట్టి అదేవిధంగా Vbn Vnb అని రాయవచ్చు అదేవిధంగా ఇక్కడ మనం n నుండి b కు అని పరిగణిస్తాము అదేవిధంగా Vbn ను Vnb అని రాయవచ్చు ఇది Vbn Vnb అంటే Vab Van Vnb అవుతుంది అదేవిధంగా Vbn ఫేజార్ వోల్టేజ్ ను ఈ వైపు పరిగణిస్తే ఇది పాయింట్ అని అనుకుందాం అదేవిధంగా Vnb ఫేజార్ వోల్టేజ్ ను ఆ వైపు పరిగణించాలి అదేవిధంగా ఆ విలువ Vnb అవుతుంది ఇది సెట్లో ఒకదానికి ఒకటి ఎదురుగా ఉంటాయి అందుకే ఈ విలువ ను Vnb అని వ్రాయవచ్చు నన్ను వ్రాయనివ్వండి కాబట్టి ఇప్పుడు Van Vp ∠00 మరియు Vbn Vp∠ 1200 ఇక్కడ మనం ప్రతిక్షేపిస్తున్నాము అదేవిధంగా Vab Van Vbn అంటే Vbn Vnb Vp∠ 1200 Vp cos 00 j sin 00 cos 1200 j sin1200 Vp 1 ½ j32 అవుతుంది అదేవిధంగా సరళీకృతం చేస్తే ఈ విలువVab 3Vp300 అవుతుంది కాబట్టి Vab 3Vp300 అంటే Vp ఫేజ్ వోల్టేజ్ మరియు Vab లైన్ వోల్టేజ్ కాబట్టి లైన్ వోల్టేజ్ అంటే 3 రెట్లు ఫేజ్ వోల్టేజ్ కోణం 300 ఇప్పుడు అదేవిధంగా ఈ ఫేజార్ రేఖాచిత్రాన్ని పరిశీలిస్తే చాలా సరళంగా ఉందని పరిగణించండి అదేవిధంగా అర్థం చేసుకోవడానికి ఒక నిమిషం మాత్రమే అవసరం ఈ విలువ Van ఈ విలువ Vbn ఈ విలువ Vcn అని పరిగణించండి కాబట్టి ఈ విలువ 120o వ్యత్యాసాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఈ విలువ Vbn అవుతుంది కాబట్టి అదేవిధంగా 180o లు మరొక వైపు గీస్తే ఈ విలువ Vnb ఈ విలువ Vnb అవుతుంది అదేవిధంగా నేను చెప్పినట్లుగా ఈ విలువ Vnb మరియు వాటి పరిమాణం Vnb వాస్తవానికి VnbVp VanVp మరియు ఈ విలువ Vbn మాగ్నిట్యూడ్ ఇదే విధంగా ఈ ఫేజ్ యొక్క మాగ్నిట్యూడ్ ను ఇది చూపిస్తుంది అంటే ఈ వోల్టేజ్ యొక్క మాగ్నిట్యూడ్ మరియు ఈ విలువ ఈ విలువ కు సమాంతరంగా ఉంటుంది ఈ విలువ ఇక్కడ కూడా రాయబడింది అందుకే ఈ విలువ ఇక్కడ గీయబడిందిచుక్కల గీతగా అది చూపబడింది కాబట్టి ఇప్పుడు అదేవిధంగా దాన్ని శుభ్రం చేయండి కాబట్టి ఈ రెండు ఫేజ్ ల యొక్క ఫలితాన్ని పరిగణించాలి మరియు ఆ లైన్ Vab అవుతుంది అదేవిధంగా ఇక్కడ లభించినది ఇది Vab అవుతుంది కాబట్టి Vab Van Vnb అవుతుంది కాబట్టి ఇక్కడ మనము ఆ విలువ ను Van Vnb గా పరిగణిస్తాము కాబట్టి ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు ఈ ప్రొజెక్షన్ తీసుకుంటే ఎందుకంటే ఈ విలువ Vp ఈ విలువ Vp కాబట్టి ప్రాథమికంగా ఈ విలువ cos 300 కాబట్టి cos 300 మరియు ఈ విలువ కూడా 30o కాబట్టి cos 300 ఈ విలువ 2 cos 30 అవుతుంది ఇక్కడ నుండి ఇక్కడకు cos 300 ఇక్కడ నుండి ఇక్కడ కూడా cos 300 కాబట్టి ఈ విలువ 2Vpcos 300 అవుతుంది అంటే Vab2Vp cos 300 3 Vp అవుతుంది అంటే లైన్ టు లైన్ వోల్టేజ్ మాగ్నిట్యూడ్ విలువ 3 రెట్లు ఫేజ్ వోల్టేజ్ మాగ్నిట్యూడ్ విలువ అవుతుంది అదేవిధంగా అదేవిధంగా ఈ Vcn కోసం మనకు 120o ఫేజ్ షిఫ్ట్ లభిస్తుంది అప్పుడు ఈ విలువ Vab అయితే Vbc ఇక్కడకు వస్తుంది Vbc ఇక్కడకు వస్తుంది ఎందుకంటే ఈ కోణం ఈ కోణం విలువ 120o కాబట్టి Vbc విలువ Van విలువ కంటే 90o వెనుకబడి ఉంటుంది ఎందుకంటే ఈ కోణం విలువ 90o కాబట్టి ఇక్కడ అదే విధంగా Vab Vab 3 Vp ∠300 ఇక్కడ ఈ ఫేజార్ సంబంధం ఉపయోగించబడుతుంది మరియు ఈ ఫేజార్ రేఖాచిత్రం నుండి మొత్తం కోణం 60o గా గుర్తించబడింది కాబట్టి అదేవిధంగా ఈ కోణం విలువ 30o అవుతుంది ఇది సాధారణ జ్యామితి నుండి అర్థమవుతుంది ఇది అర్థమవుతుంది కాబట్టి అదేవిధంగా Vbc Vbn Vcn 3 Vp ∠ 900అవుతుంది అదేవిధంగా అలా చేస్తే ఈ విలువ లభిస్తుంది అదేవిధంగా Vca Vcn Van 3 Vp ∠ 2100 లభిస్తుంది అదేవిధంగా దీన్ని చేయండి అదేవిధంగా దాన్ని పొందుతారు ఒకటి నేను అదేవిధంగా చూపించాను అదే విధంగా మరొకటి నేను చూపించాను అదేవిధంగా దాన్ని అనుసరించండి మరియు అదేవిధంగా చేయండి ఇప్పుడు అదేవిధంగా పూర్తి ఫేజార్ రేఖాచిత్రాన్ని గీయండి ఇప్పుడు అదే విధంగా ఈ విలువ ఫేజ్ వోల్టేజ్ మరియు ఈ విలువ లైన్ వోల్టేజ్ అవుతుంది కాబట్టి నేను Vab Vbc Vca కి మధ్య ఫేజ్ వ్యత్యాసం 120o అని పరిగణించాను ఈ విలువ Vab ఈ విలువ Vbc ఈ విలువ Vca అవుతుంది కాబట్టి ab నుండి bc కు 120o bc నుండి ca కు ఆ విలువ 120o మరియు ca నుండి ab కు 120o ఇక్కడ 120o వ్యత్యాసం ఉంది అని పరిగణిస్తాము కాబట్టి ఇప్పుడు Van మరియు Vbc కోణం చూస్తే అది 90o మరియు అన్ని కోణాలు గుర్తించబడ్డాయి మరియు Vbn మరియు Vbc ల మధ్య కోణం 30o Vcn మరియు Vca మధ్య కోణం 30o గా ఉంటుంది కాబట్టి ab మరియు an ల మధ్య కోణం 30o గా కనిపిస్తుంది అదేవిధంగా bc మరియు bn ల మధ్య కోణం చూస్తే 30o అదేవిధంగా ca మరియు cn ల మధ్య కోణం చూస్తే ఆ విలువ 30o గా ఉంటుంది కాబట్టి Vab వోల్టేజ్ విలువ Van వోల్టేజ్ విలువ కన్నా 30o ముందుగా వస్తుంది అదేవిధంగా Vbn వోల్టేజ్ విలువ మనం అదేవిధంగా Vbc అని పిలుస్తాము Vbc వోల్టేజ్ విలువ Vbn వోల్టేజ్ విలువ కన్నా 300 ముందుగా వస్తుంది మరియు అదేవిధంగా Vca వోల్టేజ్ విలువ Vcn వోల్టేజ్ విలువ కన్నా 30o ముందుగా వస్తుంది కాబట్టి అదేవిధంగా సూపర్పోజ్ చేసి ఫేజార్ రేఖాచిత్రాన్ని గీయండి కాబట్టి ఇది లైన్ మరియు లైన్ మధ్య వోల్టేజ్ మరియు ఇది ఫేజ్ మరియు న్యూట్రల్ మధ్య వోల్టేజ్ గా ఉంటుంది మనం ఈ వోల్టేజ్ ను ఫేజ్ వోల్టేజ్ గా పరిగణిస్తాము మరియు లైన్ మరియు లైన్ మధ్య వోల్టేజ్ 3 ఫేజ్ వోల్టేజ్ అవుతుంది కాబట్టి లైన్ వోల్టేజ్ ను కొన్నిసార్లు VL అని కొన్నిసార్లు అదేవిధంగా కొన్నిసార్లు VLL అని రాస్తాము అది కూడా సరైనదే కానీ ఇక్కడ మనము దీనిని అదే విధంగా చేసాము Vbc VL Vab Vbc Vca అన్నీ ఒకే మాగ్నిట్యూడ్ ను కలిగి ఉన్నాయి ఇది సమతుల్యమైనది అదేవిధంగా లైన్ మరియు లైన్ మధ్య కరెంట్ IL Ia Ib Ic Ip ఈ లైన్ కరెంట్ ఫేజ్ కరెంట్ ఎందుకు అవుతుంది ప్రశ్న ఏమిటంటే ఇది Y అనుసంధానించబడిన లోడ్ మరియు Y అదే విధంగా అనుసంధానించబడి ఉంది మనము ఈ రేఖాచిత్రాన్ని పరిగణించుదాము Y అనుసంధానించబడిన లోడ్ మరియు Y అనుసంధానించబడిన సోర్స్ కాబట్టి ఈ కరెంట్ లైన్ ద్వారా ప్రవహిస్తుంది ఉంది కాబట్టి ఈ కరెంటును లైన్ కరెంట్ అని పరిగణించండి మరియు ఇదే విధంగా ఈ వైపు an bn cn లను Y అనుసంధానించబడిన లోడ్ యొక్క ఫేజ్ ఇంపెడెన్స్ గా పరిగణించండి కాబట్టి అదే కరెంట్ ఇక్కడకు వెళుతోంది అదే కరెంట్ ఇక్కడకు వెళుతోంది అదేవిధంగా Ib కి కూడా ఇదే విధంగా ఉంటుంది మరియు అదేవిధంగా Ic కూడా IL కూడా అవుతుంది అదేవిధంగా KCL ను వర్తింపజేస్తే అది Ia Ib Ic In 0 కాబట్టి అదే కరెంట్ ఇక్కడ ప్రవహిస్తోంది మరియు ఇది లైన్ కరెంట్ ఇది ఇక్కడ నుండి ఇక్కడ నుండి కరెంట్ a నుండి A వరకులైన్ మరియు లైన్ మధ్య ఉంది ఈ చిన్న a నుండి A లైన్ b నుండి B లైన్ c నుండి C ఇది లైన్ ఇవన్నీ లైన్ కరెంట్ గా పరిగణించబడతాయి కాబట్టి ఇది లైన్ కరెంట్ అదే కరెంట్ ఇక్కడ ప్రవేశిస్తుంది ఈ విలువ A నుండి N వరకు ఫేజ్ ఇంపెడెన్స్ గా పరిగణించబడుతుంది కాబట్టి అందుకే ఈ లైన్ కరెంట్ ఫేజ్ కరెంట్ రెండూ సమానంగా ఉంటాయి ఇదే విధంగా అర్థమవుతుందని ఆశిస్తున్నాను అదేవిధంగా దీని గురించి కొన్ని మంచి పుస్తకాలు ఉన్నాయి లేదా రిఫరెన్స్ పుస్తకాలు ఇవ్వబడ్డాయి కాబట్టి ఈ సందర్భంలో కాబట్టి ఇది లైన్ కరెంట్ మాగ్నిట్యూడ్ ఫేజ్ కరెంట్ గా వ్రాయండి కాబట్టి లైన్ కరెంట్ ఫేజ్ కరెంట్ మాగ్నిట్యూడ్ మరియు లైన్ వోల్టేజ్ VL Vab Vbc Vca కాబట్టి అవన్నీ ఒకటే మరియు లైన్ కరెంట్ IL Ia Ib Ic Ip ఇప్పుడు లైన్ వోల్టేజ్ విలువ వాటి సంబంధిత ఫేజ్ వోల్టేజ్ విలువ కంటే 30o ముందుగా వస్తుంది అది ఫేజార్ రేఖాచిత్రం నుండి మనం చూడవచ్చు మరియు చిత్రం 10 నుండి అదేవిధంగా ఇక్కడ చిత్రం 10 కి వస్తే అదే ఇక్కడ నుండి ఇది అంటేచిత్రం 10 నుండి నేను వ్రాస్తున్నాను కాబట్టి చిత్రం10 నుండి ఈ కరెంట్ Ia ఇక్కడ ప్రవేశిస్తోంది ఇక్కడ వోల్టేజ్ అంటే VAN అంటే Ia VAN ZY ఎందుకంటే ఇక్కడ వోల్టేజ్ VAN కాబట్టి VAN ZY ఈ V AN ఈ VAN అవుతుంది ఇది ఎందుకంటే ఇక్కడ ఏ ఎలిమెంట్ కూడా కనెక్ట్ చేయబడలేదు ఏమీ లేదు ఇక్కడ ఏమీ లేదు ఈ వోల్టేజ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఏ ఎలిమెంట్ కనెక్ట్ కాలేదు కాబట్టి VAN Van ఇదే విధంగా Ia VANZY VanZY అని రాయవచ్చు అదేవిధంగా Ib మరియు Ic కోసం చేయండి కాబట్టి ఇక్కడ మనం చిత్రం 10 నుండి Ia VanZY Vp00ZY VpZY అని రాయవచ్చు కాబట్టి అదేవిధంగా Ib VbnZY Vp∠ 1200ZY VpZY Ia కాబట్టి ఈ Ia VpZY కాబట్టి Ib Ia ∠ 1200 అవుతుంది అదేవిధంగా Ic VcnZY Vp∠1200ZY మరియు Ia VpZY కాబట్టి Ic Ia ∠1200 అవుతుంది కాబట్టి Ia Ib Ic Ia Ia ∠ 1200 Ia ∠1200 0 అవుతుంది అలాగే KCL ను వర్తింపజేస్తే క్షమించండి అదేవిధంగా In Ia Ib Ic 0 కానీ Ia Ib Ic విలువ 0 కి సమానం కాబట్టి In 0 న్యూట్రల్ ద్వారా కరెంటు ప్రవహించదు కాబట్టి 3 ఫేజ్ సర్క్యూట్ కోసం ఇది సాధారణ సిద్దాంతం గా పరిగణించబడుతుంది కాబట్టి ఇది సారాంశం కాబట్టి కనెక్షన్ Y Y ఈ ఫేజ్ వోల్టేజ్ మరియు కరెంట్ ఇవ్వబడింది కాబట్టి Y Y కనెక్షన్ లో లైన్ కరెంట్ ఫేజ్ కరెంట్ లైన్ వోల్టేజ్ మరియు కరెంట్ కోసం మనం చేసిన సంబంధం ఇదే Vab Vbc ఇవ్వబడింది ఇది సారాంశం మరియు Ia Ib Ic ఇవ్వబడ్డాయి మరియు Van Vbn Vcn కూడా ఇవ్వబడింది మరియు Y Y కనెక్షన్ లో లైన్ కరెంట్ ఫేజ్ కరెంట్ అవుతుంది